ఇంట్రడక్షన్ టు ఫ్లూయిడ్ మెకానిక్స్ మరియు ఫ్లూయిడ్స్ ఇంజనీరింగ్ కోర్సుకు స్వాగతం ఈ ప్రత్యేక కోర్సు వివిధ ఉపన్యాసాలలో విస్తరించబడుతుంది మరియు ఈ రోజు మనకు ఉపన్యాసం 1 ఉంటుంది కోర్సులోకి వెళ్ళే ముందు ఫ్లూయిడ్ మెకానిక్స్ నేర్చుకోవడం వెనుక ఒక ప్రేరణ ఉందని గుర్తించడం మనందరికీ ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను కాబట్టి మనం మొదట కొన్ని ఉదాహరణల ద్వారా మనకు ప్రేరణను వివరిస్తాము ఆపై మనం కవర్ చేయాలనుకున్న ప్రాథమిక అంశాలలోకి ప్రవేశిస్తాము ఇప్పుడుఫ్లూయిడ్ మెకానిక్స్ మానవ జీవితంలో దాదాపు ప్రతిచోటా ఉంది ఫ్లూయిడ్ మెకానిక్స్ యొక్క ముఖ్యమైన అప్లికేషన్స్ ఏమిటో వివరించడానికి కొన్ని ఉదాహరణలు ఇస్తాను ఆటోమొబైల్స్ గురించి ఆలోచిద్దాం మేము ఆటోమొబైల్స్ గురించి ఆలోచించినప్పుడు ఆటోమొబైల్స్ అనేది ప్రాథమిక అంశాలని ఇది యువ మనస్సులను ఫ్లూయిడ్ మెకానిక్స్ అధ్యయనం చేయడానికి చాలాసార్లు ప్రేరేపిస్తుంది ఫ్లూయిడ్ మెకానిక్స్ యొక్క కొన్ని పరిగణనలు ఇచ్చిన అడ్డంకుల ఆధారంగా ఫ్లూయిడ్ మెకానిక్స్ యొక్క అవసరాల ఆధారంగా ఆటోమొబైల్స్ రూపకల్పనలో నిజంగా చాలా సవాలు ఉంది ఉదాహరణకు మీరు కారును డిజైన్ చేయాలనుకుంటే కారు ఆకారాన్ని రూపకల్పన చేయాలనుకుంటే కారు ఆకారం డ్రాగ్ ఫోర్స్ లేదా రెసిస్టెన్స్ ఫోర్స్ను మినిమైజ్ చేసే విధంగా ఉండాలి మేము డ్రాగ్ ఫోర్స్ అంటే ఏమిటి మరియు అది తరువాత మా కోర్సులో ఎలా తగ్గించగలదు కానీ ఇది ముఖ్యమైన ప్రేరణలలో ఒకటి ఇస్తుంది ఇప్పుడు వాహనాల గురించి ఆలోచించినప్పుడు భూమిపై నడిచే ఆటోమొబైల్స్ మాత్రమే ముఖ్యమైనవి కాదు కానీ మనకు వాటర్క్రాఫ్ట్లు పడవలు మరియు ఓడలు కూడా ఉన్నాయి ఈ విజువలైజేషన్లో మంచి ప్రవాహ నమూనాలు ఉండవచ్చని మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా వాటర్క్రాఫ్ట్లు నీటిలో ముందుకు సాగడం వల్ల ఉత్పత్తి చేయగల చాలా ఆసక్తికరమైన ప్రవాహ నమూనాలు వాటర్క్రాఫ్ట్ యొక్క కదలికకు వ్యతిరేకంగా రెసిస్టన్స్స్ తగ్గించగలరని నిర్ధారించుకోవడానికి ఈ నేపథ్యంలో కొనసాగగల మొత్తం విశ్లేషణలు మళ్లీ ఉండవచ్చు ఇప్పుడు మేము అంతరిక్ష నౌకతో వ్యవహరించే మూడవ ఉదాహరణకి వచ్చాము మేము హైలైట్ చేయాలనుకుంటున్న అన్ని ఉదాహరణలలో అంతరిక్ష నౌకలు చాలా మనోహరమైనవి ఒక విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు లేదా ల్యాండింగ్ అవుతున్నప్పుడు లేదా అంతరిక్ష నౌక కదులుతున్నప్పుడు ప్రవాహం యొక్క నాయిస్ విజువలైజేషన్ను మీరు చూడగలరని మీరు స్పష్టంగా చూడవచ్చు మరియు ప్రవాహం యొక్క ఈ నాయిస్ విజువలైజేషన్ ప్రవాహాన్ని విజువలైజ్ చేయడానికి చాలా సహజమైన మార్గం కాబట్టి ఏమి జరుగుతుందంటే స్మోక్స్ or ప్రొడక్ట్స్ ఆఫ్ కంబషన్ బయటకు వస్తున్నాయి మరియు ఇవి ప్రాథమికంగా విమానం లేదా అంతరిక్ష నౌకను చుట్టుముట్టే ప్రవాహ నమూనాలను హైలైట్ చేస్తున్నాయి కాబట్టి ప్రవాహాన్ని క్వాలిటేటివ్ గా కాకుండా విజువలైజ్ చేయడానికి ఇది చాలా మంచి మార్గం కానీ జరుగుతున్న fluid flow యొక్క వివరాలపై క్వాంటిటేటివ్ గా అవగాహన పొందవచ్చు మరలా ఈ విమానాల లేదా అంతరిక్ష నౌకల కదలిక యొక్క బేసిక్ ప్రిన్సిపుల్స్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మీద ఆధారపడతాయి చాలా సార్లు మరలా డ్రాగ్ ఫోర్స్ మాత్రమే కాదు ముఖ్యమైన లిఫ్ట్ ఫోర్స్ కూడా ఎందుకంటే లిఫ్ట్ ఫోర్స్ విమానాన్ని ఆకాశంలో పైకి లాగుతుంది లినియర్ మొమెంటం యొక్క లా అఫ్ కన్సర్వేషన్ మరియు కొన్ని ఇతర బేసిక్ ప్రిన్సిపుల్స్ లేదా న్యూటన్'స్ లా అఫ్ మోషన్Newton's law of motion మరియు ఫ్లూయిడ్ ఫ్లో ఎనాలిసిస్ కోసం ఉపయోగించబడే వీటిలో కొన్ని మాడిఫైడ్ వెర్షన్స్ వంటి ఫండమెంటల్ కన్సిడరేషన్స్ ను మీరు చాలాసార్లు ఉపయోగించాల్సి ఉంటుంది ఇప్పుడు ఆటోమొబైల్స్ మరియు వాటర్క్రాఫ్ట్లు మరియు విమానాల చుట్టూ ప్రవహించే భావన మాదిరిగానే ఫ్లూయిడ్ ఫ్లో మరియు స్పోర్ట్స్ బంతుల మధ్య ఆసక్తికరమైన పరస్పర చర్య చేయవచ్చు కొన్ని పరిస్థితులలో స్పోర్ట్స్ బంతులు స్పిన్ చేయగలవు లేదా స్వింగ్ చేయగలవని మనమందరం అనుభవిస్తాము మరియు స్పోర్ట్స్ బంతుల స్వింగ్ లేదా స్పిన్ వెనుక వెళ్ళే ఆసక్తికరమైన ఫ్లూయిడ్ డైనమిక్స్ ఉంది ఇది చాలా ప్రమేయం ఉన్న అంశం మరియు ఈ కోర్సులో తరువాత ఉపన్యాసాలలో మేము స్పోర్ట్స్ బాల్ డైనమిక్స్ గురించి వివరంగ చర్చిస్తాము భౌతిక ప్రపంచానికి వస్తున్నాం ఇంజనీరింగ్లో మనం చాలా ఇండస్ట్రీస్ తో వ్యవహరిస్తాం మరియు పరిశ్రమలు చాలాసార్లు ప్రాథమికంగా వివిధ ప్లాంట్లు పవర్ ప్లాంట్లు మరియు ప్రాసెస్ ప్లాంట్లను కలిగి ఉంటాయి ఉదాహరణకు మీరు ఒక సందర్భంలో చూడగలిగే చిమ్నీ నుండి ఎమిషన్స్ అఫ్ ప్రొడక్ట్స్ అఫ్ కంబషన్ వల్ల ఆసక్తికరమైన ఫ్లో ప్యాటర్న్స్ ఉండవచ్చని మీరు చూడవచ్చు మరియు ఇలాంటి ప్రవాహాలు కూడా ప్రాసెస్ ప్లాంట్లలో చూడవచ్చు ప్రసరించే శుద్ధి మొక్కలు వంటివి ఇప్పుడు ఫ్లూయిడ్ డైనమిక్స్ ఇది ఆటోమొబైల్స్ మరియు పవర్ ప్లాంట్లు మరియు ప్రాసెస్ ప్లాంట్ల యొక్క భౌతిక ప్రపంచంలో మాత్రమే కాదు ఫ్లూయిడ్ డైనమిక్స్ ప్రకృతిలో కూడా ఉంది మరియు ఇది చాలా అందమైన నమూనా లేదా ఫ్లూయిడ్ ఫ్లో యొక్క నమూనాల గ్యాలరీ మనం ప్రకృతిని నిజంగా స్పష్టమైన మార్గంలో గమనిస్తే విజువలైజ్ చేయవచ్చు మరియు మీరు ఇక్కడ చూడగలిగేది ఏమిటంటే సుడిగాలిలో నదులలో వర్షపు చినుకులలో ఆసక్తికరమైన ఫ్లో ప్యాటర్న్స్ ని గమనించవచ్చు ఇప్పుడు ప్రకృతి కేవలం జీవం లేని వస్తువులతో తయారైనది కాదు కాబట్టి జంతువుల వంటి యానిమేట్ వస్తువులు ఉన్నాయి మరియు మీరు సీతాకోకచిలుక పాము చేపల చుట్టూ ఆసక్తికరమైన ప్రవాహాన్ని చూడవచ్చు మరియు ఇవన్నీ నిజంగా చాలా చమత్కారమైన ఫ్లూయిడ్ ప్యాటర్న్స్ లేదా ప్రకృతిలో గమనించగల ఫ్లూయిడ్ ఫ్లో ప్యాటర్న్స్ కు దారితీస్తున్నాయి ఇప్పుడు మనం ప్రకృతి గురించి చర్చిస్తున్నప్పుడు నా ఉద్దేశ్యం మనం ప్రాథమికంగా బయోలాజికల్ మరియు లైఫ్ సైన్సెస్ డొమైన్ లోకి వస్తాము మరియు ముఖ్యమైన ఫాలో అప్స్ ఒకటి సైన్స్ అఫ్ హ్యూమన్ బాడీస్ లేదా సైన్స్ అఫ్ లివింగ్ సిస్టమ్స్ అది మెడికల్ సైన్స్ కాబట్టి మీరు మానవ శరీరం ఉదాహరణకు శ్వాసకోశ వ్యవస్థ పల్మనరీ సిస్టమ్ హృదయనాళ వ్యవస్థ స్పెర్మ్ యొక్క ఈత మరియు ఇవన్నీ అధ్యయనం చేయడానికి ఫ్లూయిడ్ మెకానిస్ట్ వారి ఓన్ ఎనాలిసిస్ చేయడానికి ఇది ఒక స్వర్గం ఒకరికి దీనిపై పూర్తి అవగాహన లభిస్తే ఇది ప్రాథమిక శారీరక అంతర్దృష్టిని మాత్రమే కాకుండా వివిధ ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవటానికి వ్యూహాలను కూడా ఇస్తుంది పాల్గొన్న సమస్యలను వివరించడానికి నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఆర్టెరీస్ మరియు వెయిన్స్ ద్వారా రక్త ప్రవాహం గురించి ఆలోచిద్దాం ఇది మానవ శరీర మెకానిక్స్లో చాలా సాధారణమైన విషయం ఇప్పుడు పైపుల ద్వారా నీటి ప్రవాహం వంటి పారిశ్రామిక వ్యవస్థలో అనలాగ్ గురించి ఆలోచించండి ఇప్పుడు పైపుల ద్వారా నీటి ప్రవాహానికి మరియు ఆర్టెరీస్ మరియు వెయిన్స్ ద్వారా రక్త ప్రవాహానికి మధ్య ఉన్న ప్రాథమిక తేడాలు ఏమిటో మీరు చెప్పగలరా రక్తం నీటి కంటే చాలా క్లిష్టమైన ఫ్లూయిడ్ కాబట్టి మీరు వెంటనే కొన్ని స్పష్టమైన తేడాలతో వస్తారు కాని ఫ్లూయిడ్ వలె రక్తం యొక్క కాంప్లెక్సిటీ ఇప్పుడు రహస్యం కాదు నా ఉద్దేశ్యం ఇది కొంతవరకు ప్రశంసించబడింది మరియు పూర్తి స్థాయిలో అర్థం కాలేదు కానీ కొంతవరకు అది బాగా అర్థం చేసుకోబడింది కానీ సమస్య ఏమిటంటే ఇది రక్తాన్ని కాంప్లెక్స్ ఫ్లూయిడ్ మాత్రమే కాకుండా బ్లడ్ వెస్సెల్స్ గురించి ఆలోచించండి ఈ బ్లడ్ వెస్సెల్స్ సరళమైనవి వాటి డయామీటర్ స్థానిక బ్లడ్ ప్రెషర్తో మారుతూ ఉంటాయి ఇది బ్లడ్ వెస్సెల్స్ డయామీటర్ స్థానికంగా బ్లడ్ ప్రెషర్తో ఎలా మారుతుందనేది ప్రాథమిక శాస్త్రంలో ఒక రహస్యం ఇది ఇంకా ప్రాథమికంగా పూర్తిగా అర్థం కాలేదు నా ఉద్దేశ్యం ఏమిటంటే దీనిని వ్యక్తీకరించడానికి అనుభావిక సూత్రం ద్వారా వెళ్ళవచ్చు కాని ఇది ఇంకా ప్రాథమికంగా బాగా అర్థం కాలేదు కాబట్టి ఆర్టెరీస్ మరియు వెయిన్స్ ద్వారా రక్తం ప్రవహించడం వంటివి స్పష్టంగా మరియు భ్రమతో కూడిన సాధారణ సమస్య ఫ్లూయిడ్ డైనమిక్స్లో చాలా క్లిష్టమైన పరిశీలనలకు దారితీస్తుంది ఇప్పుడు మానవ శరీర మెకానిక్స్ నుండి ఏదో ఒకదానికి వస్తున్నాం న్యూక్లియర్ ఎక్సప్లోషన్ వంటి మానవతావాదానికి ఉదాహరణగా పరిగణించనివ్వండి కాబట్టి ప్రదర్శించబడుతున్న వ్యూ గ్రాఫ్లో న్యూక్లియర్ ఎక్సప్లోషన్ కారణంగా జరుగుతున్న ఫ్లో వంటి ఉదాహరణను మీరు చూడవచ్చు ఆపై ఫ్లూయిడ్ ఉన్నప్పుడు మాదిరిగా ద్రవంతో సంకర్షణ చెందే సంకర్షణ నిర్మాణం కూడా ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్ మరియు స్ట్రక్చర్ మధ్య చాలా ఆసక్తికరమైన పరస్పర చర్య తరచుగా ఉంటుంది ఫ్లూయిడ్ ఉన్నప్పుడు క్లిష్టమైన పరిస్థితులు సంభవించవచ్చు స్ట్రక్చర్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ సరిపోలికలను విధించిన ఒక ఫ్రీక్వెన్సీతో వంతెనను దాటి గాలి వీస్తుందని చెప్పండి విధించబడిన ఫ్రీక్వెన్సీ తో నేచర్ ఫ్రీక్వెన్సీ సరిపోతుంది అప్పుడు రెసోనాన్స్ అని పిలువబడేది ఉంది మరియు ఈ రెసోనాన్సు కారణంగా స్ట్రక్చర్ ఆసిలేటే చెందుతుంది లేదా వైబ్రేట్ వైగోరౌస్లీ మరియు నిర్మాణం యొక్క వైఫల్యం ఉండవచ్చు ఈ ఉదాహరణలో వంతెన పూర్తిగా కూలిపోయింది మరియు చివరికి ఈ వ్యూ గ్రాఫ్ లో ఈ చిత్రంలో కూలిపోతుంది మరియు వంతెన కూలిపోవడం నిర్మాణం కూలిపోవటం దీనికి మధ్య ఉన్న ఇంట్రీకేట్ ఇంటరాక్షన్ కారణంగా ఫ్లూయిడ్ మరియు స్ట్రక్చర్ కాబట్టి ఫ్లూయిడ్ స్ట్రక్చర్ ఇంటరాక్షన్ కూడా చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన మోడరన్ డే టాపిక్ కోర్సు యొక్క ఆహారం లేదా పానీయాల వంటి రోజువారీ ఉదాహరణలకు మనం చూద్దాం ఈ సమస్యను నేను తరువాత చర్చిస్తానని అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు ఆహారం మరియు పానీయాల మధ్య సరిహద్దును గుర్తించడం చాలా కష్టం ఇది ఫ్లూయిడ్ అయినా లేదా సాలిడ్ అయినా లేదా ఫ్లూయిడ్ మరియు సాలిడ్ మధ్య ఉన్నదే అయినా ఈ రకమైన ప్రశ్నలు వస్తాయి మరియు ఆర్ట్ సరిహద్దులు చాలా రెట్లు కష్టం ఉదాహరణకు జెల్ వంటి విషయాలు మనం పిలుస్తాము వాటిని ఫ్లూయిడ్ గా పిలవాలా లేదా సాలిడ్ గ పిలవాలా నా ఉద్దేశ్యం ఈ విషయాలను వివరించడానికి చాలా స్టాండర్డ్ డిస్క్రిప్షన్స్ మరియు థియరీస్ ఉన్నాయి అయితే ఇవి ఫ్లూయిడ్ మెకానిక్స్లో ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన విషయాలు మరియు ఇవి వ్యవహరించేవి కాన్స్టిట్యూటివే బిహేవియర్ లేదా బిహేవియర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ మరియు సాధారణంగా ఇది ఫ్లూయిడ్ యొక్క ప్రశంసల అధ్యయనానికి చెందినది అంత ఫ్లూయిడ్ లేనిది కూడా ప్రవహిస్తుంది ఇప్పుడు చూపబడుతున్న ఈ ప్రత్యేక వ్యూ గ్రాఫ్ ను పరిశీలిస్తే అది దేనిని సూచిస్తుందో చెప్పగలరా అవును మీరు సరైనవారు ఇది ట్రాఫిక్ కాబట్టి మీరు ఎత్తు నుండి ట్రాఫిక్ను విసువల్ గా ఊహించినట్లయితే ఒక సాధారణ నగరంలో ట్రాఫిక్ ఇలా కదులుతుందని మీరు చూస్తారు కాబట్టి ట్రాఫిక్ ఫ్లో ఒక ఫ్లూయిడ్ యొక్క ఫిసికల్ ఫ్లో కాకపోయినా ఫ్లూయిడ్ యొక్క ఫిసికల్ ఫ్లో తో కొంత పోలికను కలిగి ఉంది మరియు ప్రస్తుతం చాలా పరిశోధనలు జరుగుతున్నాయి మరియు గతంలో ట్రాఫిక్ ఫ్లో ప్రాంతంలో జరుగుతున్నాయి ఇప్పుడు సమస్య ఏమిటంటే పరిశ్రమలో ప్రకృతిలో మరియు చాలా అప్లికేషన్స్ ఉన్నందున మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ అధ్యయనం చేయాలి కాని కొన్నిసార్లు మనం అందమైన ప్రవాహ నమూనాలతో ఆకర్షితులవుతున్నందున ఫ్లూయిడ్ మెకానిక్స్ అధ్యయనం చేయవచ్చు కాబట్టి ఈ ప్రవాహ నమూనాలను మీరు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ఈ ప్రవాహ నమూనాలు చాలా ఆసక్తికరంగా మరియు మనోహరమైనవి ఈ ప్రవాహ నమూనాల నిర్మాణాలను అధ్యయనం చేయడానికి ఆసక్తి ఉంటే మరియు ప్రయోగాల ద్వారా ఈ ప్రవాహ నమూనాలను ప్రదర్శించండి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈ నమూనాలను అర్థం చేసుకోవడానికి నిర్మాణాత్మక మార్గాన్ని ఇస్తుంది కాబట్టి దీనిని సమ్మారైజ్ గా చెప్పాలంటే ఇప్పటివరకు మనం జరిపిన చర్చ ఫ్లూయిడ్ మెకానిక్స్ ప్రతిచోటా ఉందని తేల్చవచ్చు ఫ్లూయిడ్ మెకానిక్స్ నిర్జీవమైన వస్తువులలో లేదా జంతువులలో మాత్రమే కాదు ఫ్లూయిడ్ మెకానిక్స్ ప్రపంచంలో ప్రతిచోటా ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్ మెకానిక్స్ అధ్యయనం మరియు అర్థం చేసుకోవడంలో చాలా ప్రేరణ ఉంది ఇప్పుడు ఫ్లూయిడ్ మెకానిక్స్ ప్రతిచోటా ఉందని మరియు మేము కొన్ని ఉదాహరణలు ఇచ్చామని చెప్పినప్పుడు మేము ఇప్పటివరకు ఇచ్చిన ఉదాహరణలు కొంతవరకు సాంప్రదాయంగా ఉన్నాయి ఇప్పుడు మేము మరికొన్ని ఉదాహరణలు ఇవ్వగలము ఇక్కడ మోడరన్ డే అప్లికేషన్స్ కు ఫ్లూయిడ్ మెకానిక్స్ వేరే విధంగా రిలేవెంట్ గా ఉంటుంది మొదటి ఉదాహరణ వలె ఫ్లూయిడ్ ఫ్లో మరియు ఫేస్ చేంజ్ ద్వారా కూలింగ్ మైక్రో చిప్లను నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను దీని యొక్క ప్రేరణ క్రింది విధంగా ఉంది ఆధునిక యుగానికి మేము కనుగొన్నది ఏమిటంటే ఎలక్ట్రానిక్ పరికరాల పరిమాణాలు చిన్నవి అవుతున్నాయి ఎలక్ట్రానిక్ పరికరాల పరిమాణాలు చిన్నవిగా మరియు చిన్నవి అవుతున్నప్పటికీ శక్తి వెదజల్లడం క్రమంగా తగ్గడం లేదు కాబట్టి దీని అర్థం ఏమిటంటే వాల్యూమ్ తగ్గడం వల్ల యూనిట్ వాల్యూమ్కు శక్తి గణనీయంగా పెరుగుతుంది మరియు ఇది పరికరాలను ఓవర్హీట్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రానిక్ పరికరాలు చాలావరకు విఫలమవుతున్నాయని తెలుసుకోవడం మీకు ఆశ్చర్యం కలిగించకపోవచ్చు కాని థర్మల్ డిజైన్లో వైఫల్యం ఆ పదార్థాలు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు కాబట్టి మేము దీన్ని ఎలా పరిష్కరించగలం మేము ఫ్యాన్ ని నియమించగలమని మీరు అనవచ్చు కాని అవును మాకు ఒక చిన్న సూక్ష్మ పరికరం ఉంటే మీకు చాలా చిన్నది ఉంటే సూక్ష్మీకరణ యొక్క మీ మొత్తం ప్రయోజనం కోల్పోతుందని మేము అర్థం చేసుకోవాలి పరికరం మరియు ఆ చిన్న పరికరాన్ని చల్లబరచడానికి మీకు పెద్ద ఫ్యాన్ అవసరం కాబట్టి మీకు కంపాటబుల్ కూలింగ్ ఆరెంజిమెంట్ అవసరం కాబట్టి మీరు ఏమి చేయవచ్చు మీరు ఉదాహరణకు వివిధ వ్యూహాలను ఉపయోగించవచ్చు ఒక నిర్దిష్ట వ్యూహం ఏమిటంటే మీరు ఫేస్ చేంజ్ ను ఉపయోగించుకోవచ్చు కాబట్టి మీరు ఎలక్ట్రానిక్ పరికరం యొక్క హాట్స్పాట్ల నుండి వేడిని తీసుకునే ఫ్లూయిడ్ కలిగి ఉండవచ్చు మరియు దాని చేంజ్ను మార్చవచ్చు మైక్రోమీటర్ డైమెన్షన్స్ ఆర్డర్ యొక్క ఛానెల్ అయిన చాలా చిన్న ఛానల్ అయిన మైక్రో ఛానల్ ద్వారా ఫ్లూయిడ్ ప్రవహిస్తుంది ఆపై ఈ లిక్విడ్ ఏవాపరేట్ అయినపుడు ఏవాపరేటెడ్ ఫ్లూయిడ్ ఛానెల్లో వేరే ప్రదేశానికి వెళుతుంది మరియు కండెన్స్ అవుతుంది కాబట్టి లూప్ను పూర్తి చేయడానికి ఒకేసారి ఎవపరేషన్ కండెన్స్సెషన్ ఉండవచ్చు మరియు ఈ మెకానిజం ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో కూడా ఉపయోగిస్తారు దీనిని హీట్ పైప్ అని పిలుస్తారు మరియు మినియచురైస్డ్ ఎన్విరాన్మెంట్ లో దీనిని మైక్రో హీట్ పైప్ అంటారు కాబట్టి వెనుకకు వెళ్ళే ఆసక్తికరమైన ఫ్లూయిడ్ మెకానిక్స్ చాలా ఉన్నాయి ఈ సమయంలో చర్చించడానికి మాకు స్కోప్ లేదు కానీ ఈ రకమైన ఆసక్తికరమైన అప్లికేషన్స్ ఉన్నాయని మీకు తెలియజేయడం మాత్రమే బిందువు ఆధారిత మైక్రో ఫ్లూయిడిక్స్ అని పిలువబడే మరొక టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి మీరు ప్రాథమికంగా ఏమి చేయగలరు మీరు చిన్న బిందువుల కోసం ఏర్పాట్లు చేస్తారు మరియు మీరు చిన్న బిందువుల కోసం ఏర్పాట్లు చేస్తారు మరియు ఈ బిందువులు వెళ్లి ఎలక్ట్రానిక్ డివైస్ లో హాట్స్పాట్లపై కూర్చుని ఆ హాట్స్పాట్ నుండి వేడిని గ్రహిస్తాయి అందువల్ల బిందువుల కదలికను రూపొందించడం చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది తద్వారా అవి సరైన మార్గంలో కదలగలవు మరియు తక్కువ సమయంలో వారు వెళ్లి సరైన హాట్స్పాట్లో కూర్చుని ఆ హాట్స్పాట్ నుండి వేడిని తీసివేస్తారు మెకానికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ యొక్క అధికార పరిధిలో ఉన్న విషయం కాదని ఫ్లూయిడ్ డైనమిక్స్ చాలా ఇంటర్ డిసిప్లినరీ అని మేము అర్థం చేసుకోవాలి ఆ సరైన మార్గం రూపకల్పన ప్రకారం బిందువు యొక్క ఆప్టిమల్ పాత్ అప్పుడు మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు మరియు కంప్యూటర్ శాస్త్రవేత్తలతో ఇంటర్ఫేస్ చేయాలి కాబట్టి ఇది నిజంగా ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్టుగా ఉద్భవించింది ఇప్పుడు నేను మీకు మరికొన్ని ఇస్తాను నేను మీకు క్షమించండి నేను మీకు కొన్ని ఆసక్తికరమైన అప్లికేషన్స్ ఇస్తాను మరియు ఈ అప్లికేషన్స్ తప్పనిసరిగా హెల్త్ కేర్ ఇంజనీరింగ్తో వ్యవహరిస్తాయి ఇప్పుడు హెల్త్ కేర్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి హెల్త్ కేర్ ఇంజనీరింగ్ అనేది ఇంజనీరింగ్ తో హెల్త్ కేర్ యొక్క ఇంటర్ఫేస్ ఫ్లూయిడ్ మెకానిక్స్ దాని వైపు ఎలా పాత్ర పోషిస్తుందో చూద్దాం కాబట్టి హెల్త్ కేర్ ఇంజనీరింగ్లో మనకు చాలా సార్లు అవసరం ఒక వ్యాధిని వేగంగా గుర్తించడం మరియు ఇది శాస్త్రీయ సమస్య ఇది చాలా దేశాలలో ముఖ్యంగా అభివృద్ధి చెందని దేశాలలో మీకు తెలిసిన ఒక సమస్య ఒక వ్యక్తికి ఒక నిర్దిష్ట వ్యాధి ఉన్నట్లు అనుమానించబడిందని మాకు తెలియజేయండి ఇప్పుడు వ్యక్తి పాథోలోజికల్ లాబరేటరీ కు వెళ్ళలేడు ఎందుకంటే అతనికి లేదా ఆమెకు ఉన్నత తరగతి పాథోలోజికల్ లాబరేటరీ కు ప్రాప్యత లేదు కాబట్టి రక్త నమూనాను తీసుకోవడానికి సమయం పడుతుంది మరియు ఆ సమయంలో రక్త నమూనా ఒక సోఫిస్టికేటెడ్ లాబరేటరీ లో పరీక్షించబడుతుందని ఆ పరీక్ష ఫలితం వస్తుంది మరియు పరీక్ష ఫలితాన్ని పొందడం చాలా ఖరీదైనది ఈ సమయంలో తీసుకుంటుంది మరియు పరీక్ష ఫలితం వచ్చే సమయానికి రోగి చాలా తీవ్రమైన స్థితిలో ఉండవచ్చు కాబట్టి ఆల్టర్నేటివ్ గా వివిధ సాంకేతిక పరిజ్ఞానం కోసం వెళ్ళవచ్చు కాబట్టి ఒక స్మాల్ డివైసెస్ ను చిప్లో ల్యాబ్ అని పిలుస్తారు లేదా రొటేటింగ్ డిస్క్ లాంటి పరికరాన్ని ల్యాబ్ ఆన్ ఎ సిడి అని పిలుస్తారు ఇది కంప్యూటర్లో ఎక్స్టర్నల్ డేటా స్టోరేజ్ కోసం కాంపాక్ట్ డిస్క్ లాంటిది కాబట్టి మేము చేయగలిగేది ఏమిటంటే మీరు మైక్రో ఛానెల్స్ లేదా చిన్న ఛానెల్లను డిస్క్లో కత్తిరించవచ్చు మరియు మీరు రక్తం యొక్క బిందువును ఉంచవచ్చు కేవలం ఒక చిన్న బిందు రక్తం రోగి నుండి రక్తం పెద్ద మొత్తంలో తీసుకోబడదు ఆపై మీరు డిస్క్ను ఒక చిన్న మోటారులో స్పిన్ చేస్తారు మరియు ఇది పోర్టబుల్ సిస్టమ్ తద్వారా రోగికి తీసుకెళ్లవచ్చు దీనిని మెడికల్ డయాగ్నస్టిక్స్ నిర్వహణ యొక్క పాయింట్ ఆఫ్ కేర్ వే అంటారు ఆపై ఈ రక్త నమూనా పడిపోతుంది ఆపై ఛానెళ్లలో వివిధ ప్రతిచర్యలు ఉన్నాయి మరియు ప్రతిచర్యల కారణంగా ఉదాహరణకు రక్త నమూనా యొక్క రంగు మార్పు మరియు రంగు యొక్క ఒక నిర్దిష్ట మార్పు ఒక నిర్దిష్ట వ్యాధి యొక్క సూచనకు దారితీస్తుంది మరియు ఇక్కడ ఫ్లూయిడ్ మెకానిక్స్ పెద్ద మార్గంలో వస్తుంది ఎందుకంటే రక్త నమూనా యొక్క ఎఫిషియంట్ ట్రాన్స్పోర్ట్ కోసం కాంపాక్ట్ డిస్క్ యొక్క రోటేషనల్ స్పీడ్ ఏమిటో మీకు సరైన డిజైన్ ఉండాలి కాబట్టి ఇది ఒక ఉదాహరణ అనేక ఇతర ఉదాహరణలు ఇవ్వవచ్చు పరీక్షా ఫలితం వచ్చిన వెంటనే ఈ పరీక్ష ఫలితాన్ని మొబైల్ ఫోన్ వ్యవస్థలోని ఎస్ఎంఎస్ ద్వారా మెడికల్ డాక్టర్కి తెలియజేయవచ్చు ఆపై మెడికల్ డాక్టర్ వెంటనే చికిత్స కోసం సలహా ఇవ్వవచ్చు మరియు ఈ మొత్తం ప్రక్రియ కొన్నింటిలోనే జరుగుతుంది నిమిషాలు మరియు ఇది చాలా వేగంగా ఉంటుంది ఇది ఇన్ఎక్సపెన్సివ్ పోర్టబుల్ మరియు ఈ రకమైన వ్యవస్థ మార్కెట్లోకి వస్తే ఇది ప్రపంచంలోని అనేక ప్రదేశాలలో మెడికల్ డయాగ్నొస్టిక్ లో కొన్ని సవాలుగా ఉన్న సమస్యలను నిజంగా పరిష్కరించగలదు మెడికల్ సైన్సెస్ కు సంబంధించిన మరొక ఉదాహరణ DNA హైబ్రిడైజేషన్ మరియు DNA హైబ్రిడైజేషన్ ప్రాథమికంగా DNA లోని ఒక నిర్దిష్ట శ్రేణి స్థావరాలను గుర్తించడాన్ని సూచిస్తుంది ఇది ఒక నిర్దిష్ట వ్యాధి ఉనికిని సూచిస్తుంది ఇలా DNA అనేది న్యూక్లియోటైడ్లు అని పిలువబడే పునరావృత యూనిట్ల శ్రేణితో రూపొందించబడిన లినియర్ పాలిమర్ అని మనందరికీ తెలుసు మరియు ప్రతి మోనోమర్ ఒక ఫాస్ఫేట్ సమూహంతో కూడి ఉంటుంది ఇది వ్యూ గ్రాఫ్ లో క్రమపద్ధతిలో చూపబడుతుంది ఇది DNA డియోక్సిరైబోస్ షుగర్ లో ప్రతికూల చార్జ్ మరియు బేస్ కలిగిన నైట్రోజన్ కి కారణమవుతుంది కాబట్టి DNA A T C మరియు G లలో నాలుగు వేర్వేరు స్థావరాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక నిర్దిష్ట వ్యాధిని గుర్తించాలనుకుంటే అది A A T T G G C C వంటి స్థావరాల యొక్క ఒక నిర్దిష్ట శ్రేణి బేస్ యొక్క శ్రేణికి సంబంధించినది కావచ్చు మరియు అది A మరియు T హైడ్రోజన్ బాండ్ సహాయంతో కలపాలని కోరుకుంటున్నాయని మరియు G హైడ్రోజన్ బాండ్ సహాయంతో C తో కలపాలని కోరుకుంటుంది కాబట్టి A కి T కి కంప్లీమెంటరీ మరియు G కి C కంప్లీమెంటరీ కాబట్టి మీరు DNA నమూనాలో DNA స్థావరాల యొక్క ఒక నిర్దిష్ట క్రమం ఉందో లేదో గుర్తించాలనుకుంటే మీరు ఏమి చేయగలుగుతారు ఒక చిన్న ఛానెల్ యొక్క గోడ మరియు సింగిల్ స్ట్రాండ్తో DNA నమూనాను పంప్ చేయండి కాబట్టి మీరు చేయగలిగేది ఏమిటంటే మొదట మీరు సెల్ లిసిస్ అని పిలువబడే సెల్ ని బ్రేక్ చేసి దాని నుండి DNA ను బయటకు తీసుకురండి ఆపై మీరు DNA నమూనాను వేడి చేస్తారు తద్వారా డబుల్ స్ట్రాండెడ్ DNA ఒకే తంతువులుగా విరిగిపోతుంది అప్పుడు మీరు నమూనాను పాస్ చేస్తారు ఫ్లూయిడ్ ఫ్లో ద్వారా కాబట్టి మీరు ఫ్లూయిడ్ ఫ్లో ద్వారా నమూనాను దాటినప్పుడు ఫ్లూయిడ్ డైనమిక్స్ మరియు DNA ట్రాన్స్పోర్ట్ మధ్య ఆసక్తికరమైన ఇంటరాక్షన్ ఉంటుంది ఈ హైబ్రిడైజేషన్ రియాక్షన్ ను మీరు ఎంత వేగంగా సాధించగలరో అది సమర్థవంతంగా నియంత్రించగలదు మరియు మీరు ఈ హైబ్రిడైజేషన్ రియాక్షన్ను వేగంగా సాధించగలిగితే ఒక నిర్దిష్ట DNA నమూనా బేస్ సీక్వెన్స్ DNA నమూనాలో ఉందా లేదా అనే దానిపై సమాధానం పొందడం ఇష్టం మరియు కొన్ని వ్యాధుల యొక్క వేగవంతమైన రోగ నిర్ధారణ చేయవచ్చు తదుపరి ఉదాహరణ బయోలాజికల్ సెల్ యొక్క డైనమిక్స్ను ట్రాక్ చేయడం ఇప్పుడు బయోలాజికల్ సెల్ సాధారణంగా చాలా ఆసక్తికరమైన వస్తువు మరియు ఒక చిన్న కాన్ఫినేమేంట్ లో జీవ కణాలను అధ్యయనం చేయడానికి అనేక ప్రేరణలు ఉన్నాయి మానవ శరీరాలలో blood vessels క్రమానుగత నిర్మాణాలు ఉన్నాయి మీకు లార్జ్ ఆర్టెరీస్ లార్జ్ వెయిన్స్ స్మాల్ ఆర్టెరీస్ స్మాల్ వెయిన్స్ ఆర్టెరీయల్స్ వేణుల్స్ మరియు మైక్రో కపిల్లరీస్ ఉన్నాయి సూక్ష్మ కేశనాళికలు మైక్రోమీటర్ కొలతలు మరియు కణాలు కూడా మైక్రోమీటర్ కొలతల క్రమం మానవ శరీరంలో ఒక కణం యొక్క సాధారణ పొడవు స్కేల్ 10 మైక్రాన్ల చుట్టూ ఉండవచ్చు కాబట్టి ఈ కణాలు మానవ శరీరాల గుండా కదులుతున్నప్పుడు క్యాన్సర్ పురోగతిని ఎలా అర్థం చేసుకోవాలో వంటి సవాలు సమస్య గురించి ఆలోచిద్దాం కాబట్టి క్యాన్సర్ పురోగతి యొక్క ప్రాణాంతక స్టేజెస్ లో ఒకటి దాని మూలం నుండి ఒక క్యాన్సర్ కణం మానవ శరీర కోతలో డిస్టెన్స్ లొకేషన్ మారినప్పుడు రక్త నాళాల మీదుగా కదలకుండా కత్తిరించడం కాదు కాబట్టి రక్త నాళాల మీదుగా దాని కదలికలు ఉన్నప్పుడు అది మైక్రో కపిల్లరీస్ ల ద్వారా కూడా కదలాలి మైక్రో కపిల్లరీస్ ల ద్వారా కణాల కదలికకు వ్యతిరేకంగా కదలడానికి ఫ్లూయిడ్ డైనమిక్ పరిశీలనల నుండి వచ్చే విపరీతమైన రెసిస్టన్స్ ఉంది అయినప్పటికీ క్యాన్సర్ కణాలు సాధారణ కణాలు మనుగడ సాగించలేని స్ట్రెస్ తో కూడిన కండిషన్ లో జీవించగలవు కాబట్టి సాధారణ కణాలు చేయలేకపోతున్న మైక్రో ఫ్లూయిడ్ కాన్ఫినేమేంట్ లో క్యాన్సర్ కణాలు ఎందుకు సమర్థవంతంగా జీవించగలవు అనే ప్రశ్నకు ఫ్లూయిడ్ డైనమిక్స్ సమాధానం ఇవ్వగలదా కాబట్టి అనేక సమాధానాలు ఉన్నాయి మరియు కొన్ని సమాధానాలు నేను జవాబులోకి వెళ్ళడం లేదు ఇది పరిశోధన ప్రదర్శన కాదు కాబట్టి నేను ఈ ప్రశ్నకు సమాధానంగా లేదా ఈ ప్రశ్నకు సాధ్యమయ్యే సమాధానంలోకి వెళ్ళడం లేదు ఈ అప్లికేషన్ లో ఫ్లూయిడ్ డైనమిక్స్ ఈ v చిత్యాన్ని కనుగొనే కొన్ని ఆధారాలను నేను మీకు ఇస్తున్నాను కాబట్టి సెల్ మెంబ్రేన్ ను మీరు కణంలోకి పరిశీలిస్తే దాని కంపోసిషన్ లోని సెల్ మెంబ్రేన్ ను కొంతవరకు ఫ్లూయిడ్ గా ఉంటుంది కాబట్టి సెల్ మెంబ్రేన్ యొక్క ఫ్లూయిడిటీ సెల్ యొక్క సాగే సంబంధం కలిగి ఉంటుంది మరియు సెల్ మెంబ్రేన్ దాని ఫ్లూయిడిటీ ని నియంత్రించగల విధానం దాని ఆధారంగా ఒక సెల్ మెంబ్రేన్ స్ట్రెస్తో కూడిన పరిస్థితిని తట్టుకోవటానికి ఒక కణం దాని ఆకారాన్ని సమర్థవంతంగా స్వీకరించగలదా లేదా సర్దుబాటు చేయగలదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది మరియు క్యాన్సర్ కణం సాధారణ కణం కంటే మెరుగైన మార్గంలో చేస్తుంది తద్వారా క్యాన్సర్ కణాలు స్ట్రెస్తో కూడిన స్థితిలో ఉంటాయి మరియు ఇది పరిశోధన యొక్క చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన ప్రాంతం ఎందుకంటే క్యాన్సర్ కణం యొక్క అడాప్షన్ ను నియంత్రించే కాన్సర్ సెల్లో మరియు చుట్టుపక్కల ఉన్న సరైన ఫ్లూయిడ్ డైనమిక్ మెకానిజం అర్థం చేసుకుంటే అప్పుడు స్ట్రెస్ తో కూడిన వాతావరణంలో క్యాన్సర్ సెల్ సర్వైవల్ కెపాసిటీ నిరోధించగల కొత్త మరియు క్రొత్త ఔషదాలు కనుగొనవచ్చు జీవ ఉదాహరణ నుండి వస్తున్న నేను మీకు మరొక ఉదాహరణ ఇస్తాను ఇది ఫ్లూయిడ్ డైనమిక్స్ మల్టీ ఫిసిక్స్ ఉంటుందని వివరిస్తుంది కాబట్టి మల్టీ ఫిసిక్స్ అంటే మీకు ఫ్లూయిడ్ ఫిజిక్స్ లేదా ఫ్లో ఫిజిక్స్ మాత్రమే అవసరం లేదు ఫ్లో ఫిజిక్స్ విద్యుత్ ఎలక్ట్రో హైడ్రోడైనమిక్స్ మాగ్నెటో హైడ్రోడైనమిక్స్ ఎలక్ట్రికల్ సైన్సెస్ లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ లేదా కొన్నిసార్లు ఆప్టిక్స్ తో కలపవలసి ఉంటుంది కాబట్టి దీనిని మల్టీ ఫిజిక్స్ అని పిలుస్తారు ఇక్కడ ఫ్లూయిడ్ డైనమిక్స్ సమస్యను పరిష్కరించడానికి మల్టీ డిస్సిప్లిన్స్ నుండి మల్టీ ఫిజిక్స్ కలిసి సంభాషించాల్సిన అవసరం ఉంది ఈ స్లైడ్ను పరిశీలిద్దాం ఇక్కడ మేము దానిని చూపించాలనుకుంటున్నాము మీరు లైట్ ని ఉపయోగించి వాటర్ ని వంచవచ్చు లేదా వాటర్ ని తరలించవచ్చు కాబట్టి స్ట్రాటజీ ఏమిటి క్లుప్తంగా స్ట్రాటజీ క్రింది విధంగా ఉంటుంది మీరు మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్తో ఛానెల్ యొక్క సర్ఫేస్ పై కోటు టైటానియం డయాక్సైడ్ లేదా జింక్ ఆక్సైడ్ అని చెప్పండి మరియు మీరు దానిపై అల్ట్రావైయోలెట్ లైట్ ని ప్రకాశిస్తారు కాబట్టి మీరు దానిపై అల్ట్రావైయోలెట్ లైట్ని ప్రకాశిస్తున్నప్పుడు విలక్షణమైన శక్తి అంతరం కారణంగా మీకు దాని కంపాటబుల్ ఎనర్జీస్ లు అల్ట్రావైయోలెట్ రేడియేషన్ ద్వారా అందించబడతాయి మరియు వెంటనే ఎలక్ట్రాన్ హోల్ ప్రతిచర్యలు ప్రారంభమవుతాయి కాబట్టి దాని ఆధారంగా సర్ఫేస్ అధిక రంధ్రాలు లేదా అదనపు ఎలక్ట్రాన్లను కలిగి ఉందా అనే దానిపై ఆధారపడి పాజిటివ్ చార్జ్ లేదా నెగటివ్ చార్జ్ను పొందుతుంది ఈ నిర్దిష్ట సందర్భంలో ఏమి జరుగుతుందో నేను ఖచ్చితమైన వివరాలకు వెళ్ళడం లేదు కానీ నికర ప్రభావం ఏమిటంటే సర్ఫేస్ ఎనర్జీ మారుతుంది సర్ఫేస్ ఎనర్జీ మారినందున అంతకుముందు నీరు ఇష్టపడని వాటర్ ని హైడ్రోఫోబిక్ అని పిలవబడే నీటిని ఇష్టపడటం ప్రారంభించవచ్చు అది హైడ్రోఫిలిక్ అవుతుంది మరియు వాటర్ ఆ డైరెక్షన్ గా కదులుతుంది కాబట్టి వాటర్ని నడపడానికి మీకు ఫిసికల్ పంప్ అవసరం లేదు నీటిని నడపడానికి మీకు లైట్ వనరు అవసరం మరియు మీరు లైట్ ద్వారా వాటర్ ని కూడా వంచవచ్చు